కాపీరైట్ యొక్క మూలం మరియు పరిణామ క్రమం ఏమిటో ఇప్పుడు చూద్దాం సృష్టికర్తలు వారి పని నుండి లాభం పొందవలసిన అవసరం నుండి కాపీరైట్ వచ్చింది కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే ఇతరులు ఈ రచనల నుండి లాభం పొందిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు కాపీరైట్ పాలన యొక్క ఆవశ్యకత యొక్క మొదటి కొన్ని సందర్భాలు ఎక్కువగా దోపిడీ అనే పద్ధతి ద్వారా వచ్చాయి ఇక్కడ ఒకరు మరొకరి రచనను కాపీ చేసి తన సొంత రచనగా అందరికి చెప్పుకుంటారు ఇప్పుడు ఇది లాటిన్ పదం ప్లగియరీస్నుండి వచ్చింది ఇది మరొకరి వస్తువులను తీసుకునే కిడ్నాపర్లను సూచిస్తుంది కాపీరైట్ చట్టాలను అమలు చేయడంలో పైరసీ పాత్ర కూడా ఉంది పైరసీని మేధో సంపత్తిని కొల్లగొట్టేదిగా పరిగణించారు మరియు ఇందులో అనధికార పంపిణీ దొంగతనం పునరుత్పత్తి కాపీ నిల్వ మరియు ఉత్పత్తి అమ్మకం ఉన్నాయి పైరసీ అన్న పదం 'సముద్రపు దొంగ' అని పిలవబడే 'పైరేట్' అన్న పదం నుండి వచ్చింది కాపీరైట్ పాలనా వ్యవస్థ యొక్క సృష్టికి దారితీసిన విస్తృత ఇతివృత్తాలుగా 'పైరసీ మరియు దోపిడీని' మీరు కనుగొంటారు సృజనాత్మక రచనలు మరియు దోపిడీకి సంబంధించి పైరసీ ఉంది మీరు కాపిరైట్ చట్టం యొక్క చరిత్రను పరిశీలిస్తే అది మనోహరంగా ఉంటుంది అది మీరు చూసే చూపుపై ఆధారపడి ఉంటుంది మీకు సాంస్కృతిక అభివృద్ధిపై ఆసక్తి ఉంటే చరిత్రను వేరే విధంగా చూడాలి మీరు మేధో రచనల యొక్క చట్టపరమైన రక్షణను పరిశీలిస్తే చరిత్రను వేరే కోణంలో చూడాల్సి ఉంటుంది కాబట్టి కాపీరైట్లో విభిన్న చరిత్రలు ఉన్నాయి మరియు అందరూ చెప్పేది ఏమిటంటే కాపీరైట్ యునైటెడ్ కింగ్డమ్ నుండి వచ్చింది యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన కొన్ని విషయాలు మరియు సంఘటనలు కాపీరైట్ చట్టం కోసం నిబంధనలను రూపొందించడానికి దారితీశాయి యునైటెడ్ కింగ్డమ్ లో మతపరమైన రచనలు చేతితో రాయబడ్డాయి మరియు అవి చేతితో చిత్రీకరించబడ్డాయి దాని వల్ల వాటిని కాపీ చేయడం కష్టమైన పని అయింది ఎందుకంటే ఎవరైనా ఈ రచన యొక్క కాపీని తయారు చేయవలసి వస్తే అది ఆ రచనలలో ఉన్న కళాత్మక వైభవాన్ని ప్రదర్శించగలిగే వ్యక్తి అయి ఉండాలి ఈ రచనలన్నీ బోధనలో మరియు మతం యొక్క ప్రచారంలో పాల్గొనే కొంతమంది ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడినవి కాబట్టి ఈ రచనలన్నీ కొంతమంది కోసమే రాయబడినవి మరియు ఈ రచనలు ఏమైనప్పటికీ వాటిలోని డిజైన్ ద్వారా లేదా వాటిలోని దృష్టాంతాల ద్వారా రక్షించబడతాయి అప్పట్లో అక్షరాస్యత విస్తృతంగా లేనందున కాపీరైట్ చేసిన రచనలను రక్షించాల్సిన అవసరం ప్రారంభ సంవత్సరాల్లో లేదు అంతే కాక ఇలా ఎక్కువగా ప్రసారం చేయబడిన రచనలు మత స్వభావం కలిగి ఉన్నాయి కానీ తర్వాత రోజుల్లో రెండు విషయాలు కనుగొనబడ్డాయి ఇది గుటెన్బర్గ్ చేత తయారు చేయబడిన టైప్ మెషిన్ రెండవది కాక్స్టన్ చేత తయారు చేయబడిన ప్రింటింగ్ ప్రెస్ ఇప్పుడు ఈ రెండు ఆవిష్కరణలు ఈ ముద్రణ సామూహిక కార్యకలాపంగా మారడానికి దారితీసింది ఉదాహరణకు ఈ రెండు ఆవిష్కరణలతో ముద్రణ ప్రజాస్వామ్య స్వరూపం పొందిందని మనం చెప్పవచ్చు కాబట్టి ముద్రణ మరియు ప్రసరణకు అనుకూలంగా వివిధ చట్టాలు కూడా ఉన్నాయి పైరసీ మరియు దోపిడీ అనే రెండు సమస్యల కారణంగా ప్రింటింగ్ నెమ్మదిగా ఒక ప్రత్యేక హక్కుగా మారింది ఈ హక్కును ఎంచుకున్న వ్యక్తుల సమూహానికి ప్రదానం చేశారు ఇప్పుడు ఈ రెండు సాంకేతిక పరిజ్ఞానాలు అమల్లోకి వచ్చినప్పుడు చాలా స్వేచ్ఛగా ప్రచురించడం ప్రారంభమైంది ఇది ఎటువంటి నియంత్రణ లేకుండా రచనల సృష్టికి దారితీసిoది కాబట్టి మతపరమైన రచనల ముద్రణ నియంత్రించడానికి ఇది తీసుకు రాబడింది ఎందుకంటే మతపరమైన రచనలు మతపరమైన హక్కులచే ఆమోదించబడకపోతే అది అపోక్రిఫాల్ రచనలు మరియు దైవదూషణ రచనలుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ పరిస్థితి హెన్రీ VIII ఒక చట్టాన్ని ఆమోదించడానికి దారితీసి ఇంగ్లాండ్లోకి పుస్తకాల దిగుమతులను నిషేధించింది ఎందుకంటే అప్పటికే ముద్రణ సాంకేతికత ప్రతిచోటా ఆదరించబడింది ఇది పుస్తకాల కాపీలు సృష్టించబడటానికి దారితీసింది మరియు ఒకరకమైన ప్రామాణికతను నిర్ధారించడానికి మతపరమైన పనులను ముద్రించడంపై నిషేధం ఉంది ముద్రించే హక్కు స్టేషనర్స్ కంపెనీకి ఇవ్వబడింది మరియు స్టేషనర్స్ సంస్థ ఒక సమూహం ఇది మొదట్లో గిల్డ్ కానీ తరవాత కాలంలో వీరు పుస్తకాల ముద్రణ పనిని చేపట్టారు రాజు ఈ సంస్థకు ముద్రణలో గుత్తాధిపత్యం ఇచ్చాడు సంస్థ ముద్రించిన అన్ని పుస్తకాలకు సంబంధించి ఇది ఒక రిజిస్టర్ను నిర్వహిస్తుంది మరియు ఏది ముద్రించబడిందో ఆ వివరాలన్నీ రికార్డులో ఉంటుంది కాబట్టి ఈ సంస్థ ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా ఏదైనా ముద్రించబడితే అది ఉల్లంఘించిన పనిగా పరిగణించబడుతుంది లేదా అది అధికారం లేకుండా చేసిన పనిగా పరిగణించబడుతుంది దీన్ని బట్టి ఒక స్టేషనర్స్ సంస్థకు ఈ హక్కు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని మనం చూడవచ్చు ముద్రించబడిన పుస్తకాల వివరాలను ఒక రిజిస్టర్ లో రాసి ఉంచే వారు వీరికి మాత్రమే అలా ముద్రించే హక్కు ఉండేది ఆ కాపీరైట్ హక్కును వీరు వాడుకుని ఆ రచనలు కాపీ చేసి అమ్మే వారు ఈ కాపీరైట్ అనే హక్కు వారికి అపరిమితంగా రచనలను ముద్రించే లేదా కాపీ చేసే హక్కును ఇచ్చింది వేరే ఎవరైనా ఆ పుస్తకాలు ముద్రిస్తే ఆ పుస్తకాల్ని లాక్కునే హక్కు కూడా వీరికి ఉండేది కాబట్టి అధికారం లేకుండా ముద్రించిన పుస్తకాలను జప్తు చేయవచ్చనే అర్థంలో కాపీరైట్ పాలన వుంది కాబట్టి జప్తు చేయడమనేది ఆధునిక కాల పరిహారం కూడా ఇక్కడ కాపీరైట్ హక్కుదారుడుకు కాపీరైట్ ఉల్లంఘించిన రచనలను స్వాధీనం చేసుకునే హక్కు ఉంది ఈ చట్టాన్ని ఆమోదించినప్పటికీ పైరసీ వృద్ధి చెందింది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రజలు సులభంగా పైరసీని చేయడం సాధ్యమైంది పైరసీ సమస్యను పరిష్కరించడానికి 1709 లో అన్నే యొక్క శాసనం ఆమోదించబడింది కాబట్టి ఆధునిక కాపీరైట్ చట్టాలకు పూర్వగామి అయిన మొదటి శాసనం ఇది ఇది ఇంగ్లాండ్లో ఆమోదించబడింది ఇప్పుడు అన్నే యొక్క శాసనం లో కాపీరైట్ నిజమైన ఆస్తి హక్కు అని మరియు సృజనాత్మక పనిలో ఉన్న హక్కును ఇళ్ళు మరియు ఎస్టేట్లతో పోల్చారు మరియు ఈ రచన యొక్క రచయితలు లేదా సృష్టికర్తల హక్కులు రక్షించబడకపోతే వారు బాధపడతారని దానిలో ప్రస్తావించబడింది మరియు అన్నే శాసనం రచయితల రచనలు పాలన ద్వారా రక్షించబడకపోతే అది వారి కుటుంబాలకు హాని చేస్తుందని తెలియ చేసింది అన్నే శాసనం యొక్క ఉపోద్ఘాతంలో సమాచార వ్యాప్తి గురించిన విషయం కూడా ఉంది అభ్యాసానికి ప్రోత్సాహం ఉండాలని అది పేర్కొంది ఇది 18 వ శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన మొదటి కాపీరైట్ చట్టం ఈ చట్టం ద్వారా సృష్టికర్తల హక్కులను పరిరక్షించటం మాత్రమే కాకుండా సమాచార వ్యాప్తికి కూడా ప్రయత్నించారు ఉపోద్ఘాతంలో 'నేర్చుకోవడానికి ప్రోత్సాహo' గురించి ఉంది కాపీరైట్ యొక్క కాల పరిమితి 14 సంవత్సరాలు ఇక్కడ కాపీరైట్ యజమానికి ప్రింటింగ్ పై సంపూర్ణ హక్కు ఉంది మరియు ఆ 14 సంవత్సరాల కాలం అయిపోయే సమయానికి కాపీరైట్ యజమాని జీవించి ఉంటే దాన్ని మరో 14 సంవత్సరాలు పొడిగించవచ్చు కాబట్టి ప్రారంభంలో కాల పరిమితి 14 సంవత్సరాలు దీనిని మరో 14 సంవత్సరాలకు పొడిగించవచ్చు ఇప్పుడు 18 వ శతాబ్దం నుండి కాలక్రమేణా వివిధ రకాల రచనలకు అనుగుణంగా కాపీరైట్ పదం విస్తరించిందని మరియు ఇది ఈ ప్రత్యేకత యొక్క కాలాన్ని పెంచుతూ విస్తరించిందని కూడా మనం చూస్తాం 1790 యొక్క యుఎస్ కాపీరైట్ చట్టం అన్నే యొక్క శాసనం ద్వారా ప్రేరణ పొందింది ఈ చట్టంలో అన్నే యొక్క శాసనంలోని పదాలు మరియు వాక్య నిర్మాణం పునరుత్పత్తిని చూడవచ్చు కాబట్టి ఈ చట్టం ఇంగ్లాండ్లో ఉద్భవించింది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా చట్టం యొక్క సారూప్య సంస్కరణలను అనుసరించింది కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ యొక్క ఆవిష్కరణ తర్వాత ఒరిజినల్ రచనలను కాపీ చేయకుండా కాపీరైట్ చట్టం అవసరం అయ్యింది దాని ద్వారా స్టేషనర్లకు పుస్తకాలను ముద్రించే ఒక ప్రత్యేక హక్కు ఇవ్వబడింది మరియు ముద్రించిన పుస్తకాలను వేరే ఎవరైనా కాపీ చేసినా వాటిని పట్టుకుని నాశనం చేయడానికి ఒక ప్రత్యేకమైన హక్కు బ్రిటిష్ రాణి ద్వారా వీరికి ఇవ్వబడింది కాపీరైట్ అనేది ఒక అంతర్జాతీయ హక్కుగా నెమ్మదిగా ఆవిర్భవించడం ద్వైపాక్షిక ఏర్పాట్లతో ప్రారంభమైంది రెండు దేశాలు ఒకదానికొకటి కాపీరైట్ చేసిన రచనలను గౌరవించటానికి పరస్పర గౌరవం ఆధారంగా ఒక ఒప్పందానికి వచ్చాయి ఇది నెమ్మదిగా అంతర్జాతీయ ఏర్పాటుగా మారింది కాపీరైట్ పై మొట్టమొదటి అంతర్జాతీయ ఏర్పాటు 1886 బెర్న్ కన్వెన్షన్ బెర్న్ కన్వెన్షన్స్ ప్రాధమిక దృష్టి వేర్వేరు సభ్యుల మధ్య ఏకరూపతను సాదించడం బెర్న్ సమావేశం ప్రారంభంలో కళాత్మక మరియు సాహిత్య రచనలకు మాత్రమే పరిమితం చేయబడింది కానీ ఈ నిర్ణయాలు తర్వాత కాలంలో సవరించబడ్డాయి తరువాతి సంవత్సరాల్లో కొత్త రూపాల కాపీరైట్ రచనలు చేర్చబడ్డాయి ఈ సమావేశం జాతీయ ఆధారిత సూత్రంపై ఆధారపడింది ఈ అంతర్జాతీయ సూత్రం ప్రకారం విదేశీయులను దేశీయులతో సమానంగా చూడాలి మరో మాటలో చెప్పాలంటే మీరు మీ స్వంత జాతీయులతో వ్యవహరించే విధంగా విదేశీయులతో వ్యవహరించాలి కాబట్టి జాతీయ ఆధారిత సూత్రం కాపీరైట్ చేసిన రచనల సృష్టికర్తలకు విదేశీ దేశాలలో రక్షణ చిహ్నాన్ని పొందేలా చేస్తుంది ఎందుకంటే ఒక నిర్దిష్ట దేశ పౌరుడికి రక్షణ ఇవ్వబడుతుంది విదేశీ పనులను దేశీయ పనుల మాదిరిగానే పరిగణించాల్సి వచ్చింది కాబట్టి బెర్న్ సమావేశం రచయిత యొక్క జీవితంతో పాటు 50 సంవత్సరాల వరకు చాలా రచనలకు కాపీరైట్ యొక్క కనీస వ్యవధిని నిర్ణయించింది కాబట్టి రచన యొక్క కాపీరైట్ పదం రచయిత జీవితాంతం మరియు అదనంగా 50 సంవత్సరాలు పొడిగించబడింది

కాబట్టి రచయిత మరణించిన సంవత్సరం ప్లస్ 50 సంవత్సరాలు మరియు కాపీరైట్ కూడా స్వయంచాలకంగా జీవించింది రక్షణ స్వయంచాలకంగా ఉంది పని సృష్టించబడిందనే వాస్తవం పనికి సహజంగానే రక్షణ కల్పించింది ఇప్పుడు ఇది సాధారణంగా కాపీరైట్ నోటీసు ద్వారా సూచించబడుతుంది కాపీ రైట్ కు సంబందించి రెండవ ప్రధాన అంతర్జాతీయ ఏర్పాటు 1961 యొక్క రోమ్ సమావేశం బెర్న్ సమావేశం దృష్టి రచయితల హక్కులు రచనను సృష్టించిన వ్యక్తులు హక్కుల గురించి ఉంటే రోమ్ సమావేశం పొరుగువారి హక్కులకు సంబంధించినది పొరుగు హక్కులు అంటే రచయితలు కాకుండా ప్రదర్శనకారుల వంటి ఇతరుల హక్కులు కాబట్టి ఈ సమావేశం బెర్న్ కన్వెన్షన్ పరిధిలోకి రాని సౌండ్ రికార్డింగ్ ప్రదర్శకులు ప్రసారకర్తలు మరియు ఫోనోగ్రామ్ నిర్మాతల హక్కులను పరిగణించింది కాబట్టి కాపీరైట్ యొక్క విస్తరణను మనం ఇక్కడ చూస్తాము కాపీరైట్ సాంప్రదాయకంగా రచయితలు మరియు సృష్టికర్తల హక్కులుగా అర్థం చేసుకోబడింది మరియు ఇప్పుడు సౌండ్ రికార్డింగ్లు ఫోనోగ్రామ్లు ఇప్పటికే ఉన్న కాపీరైట్ చేసిన రచనలు మరియు ప్రసారకర్తలైన నిర్మాతలకు హక్కును విస్తరించడాన్ని మనం చూస్తున్నాము కాబట్టి ఈ హక్కు ఇప్పుడు ఫోనోగ్రామ్లు ప్రదర్శకులు మరియు ప్రసారకర్తలకు విస్తరించింది 1994 లో TRIPS ఒప్పందం వచ్చింది ఇప్పుడు TRIPS ఒప్పందం అత్యంత అనుకూలమైన దేశ సూత్రాన్నికూడా ఉంది ఇది మీరు దేశాల మధ్య వివక్ష చూపలేమని చెప్పింది దేశం A దేశం B కి ప్రాధాన్యతను అందిస్తే ఆ ప్రాధాన్యతను దేశం C లేదా దేశం D కి కూడా విస్తరించాలి కాబట్టి దేశాలు ఇతర దేశాలను వివక్షపరచలేని విధంగా లేదా దేశాలకు ఒక దేశానికి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేని విధంగా తీసుకువచ్చినది ఈ 'అత్యంత అనుకూలమైన దేశ సూత్రం' కాబట్టి దేశాల పట్ల సమానంగా వ్యవహరించడానికి మరియు దేశవ్యాప్తంగా కాపీరైట్ విధానం ఒకే విదంగా ఉండటానికి ఈ సూత్రాన్ని అనుమతించారు మరియు TRIPS ఒప్పందం కూడా ఆలోచన వ్యక్తీకరణ ప్రత్యేకత గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఈ TRIPS ఒప్పందం తరువాత రెండు WIPO ఒప్పందాలు ఉన్నాయి WIPO కాపీరైట్ ఒప్పందం మరియు WPPT1996 అని పిలువబడే WIPO ప్రదర్శనలు మరియు ఫోనోగ్రామ్ ఒప్పందం ఇప్పుడు 1994 లో వచ్చిన TRIPS ఒప్పందం బెర్న్ కన్వెన్షన్ యొక్క 1 నుండి 21 నియమాలను అమలు చేసింది ఇది బెర్న్ సదస్సులో ఉన్నదాన్ని స్వీకరించింది దీని యొక్క ఒక ప్రయోజనం ఏమిటంటే బెర్న్ సమావేశానికి సభ్యులు కాని దేశాలు ఇప్పుడు WTO పై సంతకం చేసి TRIPS ఒప్పందంలో సభ్యులు అయ్యారు కాబట్టి సహజంగా వారు ఇప్పుడు బెర్న్ సమావేశాన్ని అనుసరిస్తారు ఎందుకంటే ఇది ఆ నియమాలను అనుసరించి చేయబడింది మరియు బెర్న్ సమావేశానికి సంబంధించి వివాదాలు ఉంటే వాటిని ఇప్పుడు WTO ముందుకు తీసుకురావచ్చు ఎందుకంటే WTO ఒక వివాద పరిష్కార సంస్థను కలిగి ఉంది మరియు దీనికి సమర్థవంతమైన వివాద పరిష్కార యంత్రాంగం ఉంది కాబట్టి అంతకుముందు ఒక దేశం బెర్న్ సమావేశానికి అనుగుణంగా లేకపోతే మీరు దానిని వివాదంగా లేవనెత్తే మార్గం లేదు కానీ ఇప్పుడు బెర్న్ సమావేశం నిబంధనలను TRIPS ఒప్పందంలో చేర్చిన ఈ ఏర్పాటు వల్ల WTO వద్ద ఒక వివాదాన్ని తీసుకొచ్చే అవకాశo వచ్చింది పరోక్షంగా ఆర్టికల్ 14 ద్వారా TRIPS ఒప్పందం రోమ్ సమావేశపు నియమాలను కూడా కలిగి ఉంది కాబట్టి ప్రదర్శనకారులు నిర్మాతలు ప్రదర్శకుల హక్కులు మరియు ఫోనోగ్రామ్ల నిర్మాతల రక్షణతో వ్యవహరించే రోమ్ సమావేశం యొక్క సారాంశం కూడా TRIPS యొక్క ఆర్టికల్ 14 ద్వారా తీసుకురాబడింది మరియు TRIPS ఒప్పందం కంప్యూటర్ ప్రోగ్రామ్లను కాపీరైట్ ద్వారా రక్షించగల ఉత్పత్తులుగా గుర్తించింది కంప్యూటర్ ప్రోగ్రామ్లను సాహిత్య రచనలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది మరియు డేటా లేదా డేటాబేస్ల సంకలనాన్ని కూడా మేధో సంపత్తిగా పరిగణించాలి కాబట్టి ఇక్కడ మేధో సంపత్తి అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు డేటా బేస్లు WIPO కాపీరైట్ ఒప్పందం బెర్న్ సమావేశం క్రింద ఒక ప్రత్యేక ఏర్పాటు ఇది డిజిటల్ వాతావరణంలో రచయితల రచనలు మరియు హక్కులను పరిరక్షించింది ఇప్పుడు WCT గా పిలువబడే ఈ ఒప్పందం కాపీరైట్ ద్వారా రక్షించాల్సిన రెండు విషయాలను పేర్కొంది మొదటిది కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు రెండవది డేటా బేస్ల సంకలనం కాబట్టి 1996 WCT కాపీరైట్ యొక్క రక్షణను రెండు విషయాలకు కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు డేటా బేస్లకు విస్తరించింది బెర్న్ సమావేశం ద్వారా గుర్తించబడిన రచయితలకు ఇవ్వబడిన హక్కులు కాకుండా WIPO కాపీరైట్ ఒప్పందం మూడు వేర్వేరు హక్కులను ప్రవేశపెట్టింది ఇది పంపిణీ హక్కును ప్రవేశపెట్టింది ఇది అద్దె హక్కును మరియు ప్రజలకు విస్తృతమైన కమ్యూనికేషన్ హక్కును ప్రవేశపెట్టింది WPPT 1996 ఒప్పందం డిజిటల్ వాతావరణంలో రెండు రకాల లబ్ధిదారులతో వ్యవహరిస్తుంది మొదటి రకం ప్రదర్శనకారులను సూచిస్తుంది నటీనటులు గాయకులు మరియు సంగీతకారులు మరియు రెండవ రకం ఫోనోగ్రామ్ల నిర్మాతలను సూచిస్తుంది ఈ వ్యక్తులు లేదా చట్టపరమైన సంస్థలు చొరవ తీసుకుంటాయి మరియు శబ్దాల స్థిరీకరణకు బాధ్యత కలిగి ఉంటాయి ఈ ఒప్పందం వినదగిన ప్రదర్శనల ప్రదర్శనకారుల హక్కును నియంత్రిస్తుంది ప్రదర్శనకారుల హక్కుకు సంబంధించి ఈ ఒప్పందం ప్రదర్శనకారులకు ఫోనోగ్రామ్లలో ఉంచబడిన వారి ప్రదర్శనలకు ఆర్థిక హక్కులను ఇస్తుంది కాబట్టి ఇది మోషన్ పిక్చర్స్ వంటి ఆడియో విజువల్ ఫిక్సేషన్లను కవర్ చేయదు మరియు వాటికి పునరుత్పత్తి హక్కు పంపిణీ హక్కు అద్దె హక్కు మరియు అందుబాటులో ఉంచే హక్కు ఉన్నాయి ఫోనోగ్రామ్ల ఉత్పత్తిదారులకు వారి ఫోనోగ్రామ్లలో కొన్ని ఆర్థిక హక్కులు కూడా ఉన్నాయి వారికి పునరుత్పత్తి హక్కు పంపిణీ హక్కు అద్దె హక్కు మరియు అందుబాటులో ఉంచే హక్కు ఉన్నాయి కాపీరైట్ యొక్క హేతువు మనం కాపీరైట్లను ఎందుకు రక్షించాలి ఒరిజినల్ రచనలు మేధో ఉత్పత్తిగా పరిగణించబడతాయి అవి సృజనాత్మక లేదా మేధో ప్రయత్నం నుండి వచ్చినందున వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఉత్పత్తులు మేధో ప్రయత్నం వల్ల వస్తాయి కాబట్టి వీటికి కొంత రక్షణ అవసరం వస్తువులు మరియు సేవలకు రక్షణ ఉంది కానీ సృజనాత్మక శ్రమ వంటి చూడలేని వాటికి రక్షణ లేదు కాబట్టి సృజనాత్మక శ్రమ ఆధారిత ఉత్పత్తులను రక్షించే హక్కుగా కాపీరైట్ వచ్చింది కాపీరైట్ కలిగి ఉండటానికి మరొక కారణం ఏమిటంటే కాపీ చేయడమనేది దొంగతనానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు 'సృజన' సంబంధిత దొంగతనం మరియు పైరసీ గురించి ప్రస్తావించినప్పుడు ఇది దోపిడీని సూచించడానికి ఉపయోగించే భాష అని మనం చూసాం ఈ పదానికి కిడ్నాప్ అనే అర్ధం ఉంది మరియు పైరసీకి దోపిడీ యొక్క అర్థం ఉంది కాబట్టి వేరొకరి పనిని కాపీ చేయడం దొంగతనానికి సమానం లేదా నేరం తో సమానం కాబట్టి కాపీరైట్ వ్యవస్థ ఉండటానికి ఇది మరొక హేతువు ఎందుకంటే మీరు ఆలోచనల వ్యక్తీకరణను దొంగిలించకుండా కాపాడుకోవాలి కాపీరైట్లు కలిగి ఉండటానికి మూడవ కారణం ఏమిటంటే శ్రమ ఫలాలను రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని వ్రాయడానికి ఒక రచనను రూపొందించడానికి సమయాన్ని వెచ్చిస్తే ఆ పుస్తకాన్ని రూపొందించడంలో అతను ఖర్చు చేసిన శ్రమ తిరిగి రాదు అని చెప్పే కార్మిక సిద్ధాంతం కాబట్టి మానవ సృజనాత్మకతను ప్రోత్సహించడానికి రచన యొక్క సృష్టి కోసం రచయితకు బహుమతి ఇవ్వడం చాలా అవసరం కాపీరైట్ రక్షణ మరింత రచనల సృష్టిని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు మరియు ఇది సృజనాత్మక పనికి దోహదపడే సమాజం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని కూడా కలిగి ఉంది అయినప్పటికీ కాపీరైట్ రక్షణ కఠినంగా వర్తింపజేస్తే అది సమాజ పురోగతిని దెబ్బతీస్తుంది కాబట్టి మనకు చట్టంలో వివిధ మినహాయింపులు మరియు పరిమితులు ఉన్నాయి సృష్టికర్తల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నే శాసనంలో పేర్కొన్నప్పటికీ సమాచారాన్ని వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని కూడా వారు చెబుతారు కాబట్టి కాపీరైట్ పాలనను సమతుల్యతగా చూడవచ్చు ఇక్కడ సృష్టికర్తల హక్కులు వినియోగదారుల హక్కులతో సమతుల్యతను కలిగి ఉండాలి